ఇంతకుముందు మనం రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ యొక్క కొన్ని ప్రాథమిక అంశాలను చర్చించాము మరియు రియల్ టైమ్ టాస్క్ షెడ్యూలర్ అనునది రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ముఖ్యమైన భాగం మనం అల్గోరిథంలను షెడ్యూల్ చేసే కొన్ని నిజ సమయ పనులను చూస్తున్నాము గడియారంతో నడిచే షెడ్యూలర్లతో పోలిస్తే ఈవెంట్ ఆధారంగా గా నడిచే షెడ్యూలర్లు అధునాతన షెడ్యూలర్లు మరియు విభిన్న ఆచరణాత్మక పరిస్థితులలో ఉపయోగపడటానికి రేటు మోనోటోనిక్ అల్గోరిథం ను ఉపయోగిస్తాము పనులు స్వతంత్రంగా ఉన్నాయని మరియు టాస్క్ వ్యవధి మరియు గడువు ఒకేలా లేనందున అవి వనరులను పంచుకోవని ఊహిస్తూ డెడ్లైన్ మోనోటోనిక్ అల్గోరిథం సరళీకృతం చేయబడింది రేటు మోనోటోనిక్ అల్గోరిథం సాధారణీకరణల చర్చ తర్వాత ఈ సడలింపును ఇవ్వడం జరిగినది రియల్ టైమ్ అనువర్తనాల రూపకల్పన మరియు అమలులో తరచుగా సంభవించే ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే చాలా క్లిష్టమైన కొన్ని పనులు అత్యధిక పునరావృత రేటు లేదా తక్కువ వ్యవధిని కలిగి ఉండకపోవచ్చు తక్కువ క్లిష్టమైన లేదా విమర్శనాత్మకం కాని అధిక పునరావృత రేటు ఉన్న ఇతర పనులు ఉండవచ్చు రేటు మోనోటోనిక్ ప్రియారిటీ అసైన్మెంట్ కారణంగా పునరావృతమయ్యే అత్యధిక పౌనపున్యాన్ని కలిగి ఉన్న పనికి అత్యధిక ప్రాధాన్యతనిస్తుంది మరియు ఈ నియామకం ద్వారా చాలా క్లిష్టమైన పనికి కూడా తక్కువ ప్రాధాన్యత లభిస్తుంది మరియు అందువల్ల తక్కువ క్లిష్టమైన పని ఆలస్యం అయినప్పుడు అధిక క్లిష్టమైన పని అది గడువు దీనికి ఒక సరళమైన పరిష్కారం ఏమిటంటే క్లిష్టమైన పని యొక్క ప్రాధాన్యతను పెంచడం అయితే ఇది లియు లెహోజ్కీLiu Lehoczky' యొక్క ప్రమాణం ప్రకారం అన్ని ఫలితాల కు వర్తించదు టాస్క్ క్లిష్టతలు టాస్క్ ప్రాధాన్యతలకు భిన్నంగా ఉంటాయి మరియు ప్రాధాన్యతలను సర్దుబాటు చేసిన అటువంటి పరిస్థితిని నిర్వహించడానికి ఇది రేటు మోనోటోనిక్ ప్రాధాన్యతా నియామకాన్ని ఉల్లంఘిస్తుంది దీనివల్ల రేటు మోనోటోనిక్ విశ్లేషణ తర్వాత మనకు లభించిన ఫలితాలు నిజం కావు ఈ పరిస్థితిని అధిగమించడానికి 1989 లో షా మరియు రాజ్ కుమార్ ఒక పీరియడ్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ ప్రతిపాదించారు ఈ క్రింద ఇవ్వబడిన పీరియడ్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ ప్రకారం ఎక్కువ కాలం ఉన్న ఒక క్లిష్టమైన పని దాని ప్రాధాన్యతను పెంచే పరిధిని బట్టి అనేక చిన్న ఉప టాస్క్లుగా విభజించబడితే అప్పుడు మనం దాని ప్రాధాన్యతను పెంచాలనుకుంటే మరియు దానిని అనేక ఉప పనులు గా విభజించినట్లయితే కొత్త వ్యవధి ఇతర పనుల కంటే తక్కువగా మారుతుంది మనకు టాస్క్ Ti మరియు దాని యొక్క అత్యంత క్లిష్టమైన పని ఉందని ఊహిస్తే అప్పుడు మనం దానిని K సబ్ టాస్క్లుగా విభజించాము అందువల్ల ప్రతి సబ్టాస్క్ల అమలు సమయం అవుతుంది ఇక్కడ అనేది Ti టాస్క్ యొక్క అమలు సమయం మరియు అనేది ఈ ప్రతి సబ్టాస్క్లకు గడువు ఇది చివరికి గా మారుతుంది కోడ్ లేదా పని మార్చబడలేదు మరియు రేటు మోనోటోనిక్ అడ్డంకిని ఉల్లంఘించకుండా మన విశ్లేషణకు సహాయపడటానికి మాత్రమే ఇది జరుగుతోంది మరియు అందువల్ల మనం రేటు మోనోటోనిక్ విశ్లేషణ పద్ధతులను వర్తింపజేయవచ్చు మనం k ఉప టాస్క్లుగా విభజించాల్సిన పనులను వాస్తవంగా పరిశీలిస్తున్నాము ఆపై ఈ పని యొక్క ప్రాధాన్యత పెరుగుతుంది మరియు అన్ని ఉప పనుల మొత్తం అమలు సమయం ను కలిపి వాస్తవ సమయం కు జతచేయడం జరుగుతుంది ఉదాహరణకు మనకు టాస్క్ T1 ఉందని చెప్పండి దీని కాలం 20 మిల్లీసెకన్లు మరియు దాని అమలు సమయానికి 5 మిల్లీసెకన్లు అవసరం టాస్క్ T2 దీని కాలం 30 మిల్లీసెకన్లు మరియు దాని అమలు సమయం 8 మిల్లీసెకన్లు అవసరం రేటు మోనోటోనిక్ ప్రాధాన్యత కేటాయింపులో T1 ను అత్యధిక ప్రాధాన్యతగా మరియు T2 ను తక్కువ ప్రాధాన్యతగా కేటాయించారు T2 ఒక క్లిష్టమైన పని అని మరియు T1 క్లిష్టమైనది కాదని అనుకోండి కొన్ని కారణాల వల్ల T1 ఆలస్యం అయినప్పటికీ T2 దాని గడువును కోల్పోకూడదు అటువంటప్పుడు మనం T2 ను వాస్తవంగా 2 ఉప పనులు T2a గా విభజించాము మరియు ఇది అధిక పునరావృత రేటును కలిగి ఉన్న ఒక ఉప టాస్క్గా పరిగణించవచ్చు కాని తక్కువ అమలు సమయం అంటే T2 ను T2a గా విభజించాము దీని అమలు సమయం 4 మరియు గడువు 15 మిల్లీసెకన్లు మొత్తం పని లక్షణాలు మారలేదు ప్రతి 30 మిల్లీసెకన్లలో దాని అమలు సమయం 8 మిల్లీసెకన్లు మన విశ్లేషణ ప్రయోజనాల కోసం మనం T1 కంటే ఎక్కువ ఉన్న T2 పనికి ప్రాధాన్యతనిచ్చాము మరియు అమలు సమయం 4 మరియు గడువు 15 అని భావించాము మరియు ఈ భావనతో మనం ఇప్పటికీ రేటు మోనోటోనిక్ విశ్లేషణ ఫలితాలను వర్తింపజేయవచ్చు గతంలో మనం ఆవర్తన పనులపై మాత్రమే దృష్టి సారించాము రేటు మోనోటోనిక్ ప్రాధాన్యత కేటాయింపులో అపెరియోడిక్ మరియు చెదురుమదురు పనులను అనుసరిస్తుంది మరియు వాటి కాలం ఆధారంగా ఆ రూపకల్పన సమయంలో ప్రాధాన్యతలు కేటాయించబడతాయి అపెరియోడిక్ మరియు చెదురుమదురు పనులు యాదృచ్ఛికంగా జరుగుతాయి మరియు క్రమానుగతంగా కాదు ఇది కొంత కాలంతో ఆవర్తన పనులు అని అంచనా వేయలేము ఎందుకంటే విపరీతమైన పనుల ఒత్తిడి ఉండవచ్చు ఒకసారి మనం ఈ పని యొక్క ఒత్త్తిళ్ళు పొందినప్పుడు మరియు మనం వాటిని అధిక ప్రాధాన్యతతో కేటాయించినట్లయితే ఈ ప్రాధాన్యత కంటే తక్కువగా ఉన్న పని వాటి గడువులను కోల్పోతుంది మరియు అప్పుడప్పుడు లేదా అపెరియోడిక్ పనులు జరగనప్పుడు మనం అనవసరంగా వ్యవస్థను లోడ్ చేస్తున్నాము ఈ పరిస్థితిని అధిగమించడానికి ఆవర్తన సర్వర్ టెక్నిక్ ప్రతిపాదించబడింది దీనికి ముందు చెదురుమదురు పనుల యొక్క కొన్ని అంశాలు చూద్దాము చెదురుమదురు పనులు 2 రకాలు కొన్ని అధిక ప్రాధాన్యతనిస్తాయి అత్యవసర పరిస్థితుల్లో అగ్నిని గుర్తించడం మరియు అగ్ని పరిస్థితుల ను నివేదించడానికి మరియు వాటర్ స్ప్రింక్లర్ను ప్రారంభించడానికి ఒక పనిని ప్రారంభించాల్సిన అవసరం ఉందని చెప్పండి అప్పుడు ఇది చాలా అరుదుగా జరిగే చాలా యాదృచ్ఛిక సంఘటన కానీ ఇది అధిక ప్రాధాన్యత కలిగిన ఈవెంట్ ఇది ఆలస్యం కాకూడదు కాని అప్పుడప్పుడు క్లిష్టతరం కానటువంటి పనులు ఉంటాయి ఉదాహరణకు అవసరమైనప్పుడు ఒకసారి ఫలితాలు నమోదు చేయటం వంటి క్లిష్టతరం కాని పనులు వారు ఈ అమలులో కొంత ఆలస్యం చేయగలరు లేదా దీర్ఘ ప్రతిస్పందన సమయాన్ని తట్టుకోగలరు ఓవర్లోడ్ పరిస్థితిలో నేపథ్య ఉద్యోగాలు విభిన్నంగా ఉంటాయి కాని అత్యవసర సంఘటనల వంటి అధిక ప్రాధాన్యత కలిగిన పనుల కోసం రేటు మోనోటోనిక్ ఫ్రేమ్వర్క్లో అమలు చేయగలగాలి మరియు అధిక ప్రాధాన్యత కలిగిన పనులుగా మరియు దాని గడువును తీర్చగలగాలి ఈ అధిక ప్రాధాన్యత గల చెదురుమదురు పనులను అపెరియోడిక్ పనులుగా మార్చడం చాలా స్పష్టమైన మార్గం ఉదాహరణకు ఫైర్ అలారం హ్యాండ్లింగ్ పని ఉంటే ఈ పనిని నిర్వహించడానికి అనుమతించబడే గరిష్ట గడువును కనుగొనాలి మరియు అప్పుడు మనం దానిని ఆవర్తన పనిగా పరిగణించాలి ఇది ఆమోదయోగ్యమైన గడువుకు సమానంగా ఉంటుంది కానీ చాలా రకాలైన ఇటువంటి పనులు చాలా అరుదుగా జరుగుతాయి కాని అధిక ప్రాధాన్యత కలిగి ఉంటాయి మనం ఈ సరళమైన పరిష్కారాన్ని ఉపయోగిస్తే మనకు సిస్టమ్ను కలిగి ఉన్న డిజైన్ సమస్య ఉండవచ్చు అది చాలా లోడ్లో ఉంది ఇక్కడ తలెత్తే ప్రశ్న ఏమిటంటే ఈ చెదురుమదురు పనులను మంచి మార్గంలో నిర్వహించగలగాలి నేపథ్య పనులు కాని నాన్ క్రిటికల్ టాస్క్లను నిర్వహించడం చూద్దాం మరియు రియల్ టైమ్ టాస్క్లను క్యూలో ఉంచడం ద్వారా మరియు రేటు మోనోటోనిక్ షెడ్యూలింగ్ను వర్తింపజేయడం ద్వారా రేటు మోనోటోనిక్ ఫ్రేమ్వర్క్లో బ్యాక్గ్రౌండ్ టాస్క్లను సులభంగా నిర్వహించగలం CPU నిష్క్రియంగా అమలు చేయడానికి నిజ సమయ అధిక ప్రాధాన్యత పనులు లేవు మరియు అందువల్ల మనకు మరొక FIFO షెడ్యూలర్ ఉంది అపెరియోడిక్ టాస్క్లు క్యూలో ఉన్న చోట అది ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ లో క్యూ నుండి తీసుకుంటుంది మరియు తక్కువ ప్రాధాన్యత కలిగిన పనులను అమలు చేస్తుంది ఈ పనులు ఎప్పుడు అమలు అవుతాయో గ్యారెంటీ లేదు CPU అందుబాటులోకి వచ్చినప్పుడు మరియు ఇతర అధిక ప్రాధాన్యత కలిగిన పనులు అమలు కానప్పుడు అప్పుడు FIFO షెడ్యూలర్ చురుకుగా మారుతుంది మరియు అపెరియోడిక్ పనులను అమలు చేయడం ప్రారంభిస్తుంది ఆవర్తన పనులు వచ్చిన వెంటనే అపెరియోడిక్ పనులు ముందస్తుగా ఉంటాయి అందువల్ల నేపథ్య పనులను నిర్వహించడం చాలా సులభం రేటు మోనోటోనిక్ షెడ్యూలర్తో పాటు అపెరియోడిక్ పనులను నిర్వహించడానికి మనం FIFO షెడ్యూలర్ను ఉపయోగిస్తాము అధిక ప్రాధాన్యత చెదురుమదురు పనులను మరింత సమర్థవంతంగా నిర్వహించడం ఇక్కడ చూడవచ్చు ప్రతి అధిక ప్రాధాన్యత కలిగిన చెదురుమదురు పనిని ఆమోదయోగ్యమైన గడువుకు సమానమైన కాలంతో ఆవర్తన పనిగా పరిగణించాలి మొదట ఆవర్తన సర్వర్ను చూద్దాం ఆవర్తన విడదీయడం అధిక ప్రాధాన్యత కలిగిన పని మరియు ఇది వాటితో అనుబంధించబడిన గడువులను కలిగి ఉన్న బహుళ చెదురుమదురు పనులను నిర్వహిస్తుంది మరియు ఈ ఆవర్తన సర్వర్ యొక్క వ్యవధి అది నిర్వహించే విభిన్న చెదురుమదురు పనుల ఆధారంగా నిర్ణయించబడుతుంది మన భావన ఏమిటంటే చెదురుమదురు పనులు చాలా అరుదుగా జరుగుతాయి ఉదాహరణకు ఫైర్ హ్యాండ్లింగ్ సంఘటనలు మరియు అందువల్ల ఒకే ఆవర్తన సర్వర్ బహుళ చెదురుమదురు పనులను నిర్వహించగలదు ఎందుకంటే ఏ సమయంలోనైనా ఒకటి మాత్రమే జరుగుతుందని ఉహించబడింది కానీ అప్పుడు మనకు కూడా ఒక డిజైన్ ఉంటుంది ఇక్కడ బహుళ ఆవర్తన సర్వర్లు ఉన్నాయి మరియు మనకు డిజైన్ పరిగణనలు ఉన్నాయి మేము సారూప్య లక్షణాలతో విభిన్న చెదురుమదురు పనులను క్లబ్బు చేసాము మరియు వాటిని ఒక ఆవర్తన సర్వర్కు కేటాయించాము మరియు మరొక ఆవర్తన విడదీయడం విభిన్న సారూప్య లక్షణాలతో పనులను నిర్వహిస్తుంది ఆవర్తన సర్వర్ల యొక్క ఆచరణాత్మక ప్రాముఖ్యతను పరిశీలిస్తే ఆవర్తన సర్వర్ పద్ధతిలో చాలా పరిణామాలు జరిగాయి స్టాటిక్ సర్వర్లు మరియు డైనమిక్ సర్వర్లు ఉన్నాయి స్టాటిక్ సర్వర్లకు స్టాటిక్ ప్రాధాన్యతలు ఉన్నాయి డైనమిక్ సర్వర్లు డైనమిక్ ప్రాధాన్యతలను కలిగి ఉంటాయి మరియు ఆ షెడ్యూలర్లో తక్కువ సమయం లేదా మందగించిన సమయం ఉన్నప్పుడల్లా మనకు స్లాక్ స్టీలర్ ఉంటుంది FIFO షెడ్యూలర్ లాగా ఇది చురుకుగా ఉంటుంది మరియు పెండింగ్లో ఉన్న ఏదైనా నేపథ్య ఉద్యోగాలను అమలు చేస్తుంది పోలింగ్ సర్వర్ వాయిదా వేయగల సర్వర్ ప్రాధాన్య మార్పిడి మరియు చెదురుమదురు సర్వర్ వంటి అనేక రకాల స్టాటిక్ సర్వర్లు ఉన్నాయి స్పోరాడిక్ సర్వర్ అనేది పాసిక్స్ రియల్ టైమ్ స్టాండర్డ్కు మద్దతు ఇస్తుంది పోలింగ్ సర్వర్ బహుశా వాటిలో సరళమైనది మరికొన్ని వాయిదా వేయగల సర్వర్ ప్రాధాన్యత మార్పిడి మరియు పోలింగ్ సర్వర్పై మెరుగుదలలు అయిన విపరీతమైన సర్వర్లు పోలింగ్ సర్వర్ ఒక ఆవర్తన పని మరియు రేటు మోనోటోనిక్ అల్గోరిథం ప్రకారం దీనికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ఈ పోలింగ్ సర్వర్ యొక్క వ్యవధి అది నిర్వహించే అప్పుడప్పుడు చేసే పనుల లక్షణాల ఆధారంగా నిర్ణయించబడుతుంది కానీ ఒక సాధారణ సర్వర్తో పోల్చితే ఆవర్తన సర్వర్ పునరావృతమవుతూనే ఉంటుంది మరియు CPU ఉన్నా మరియు విపరీతమైన పని లేకపోయినా CPU సమయం నిష్క్రియంగా ఉంటుంది ఒక పోలింగ్ సర్వర్ తనను తాను నిలిపివేస్తుంది తద్వారా ఇతర పనులు అమలు చేయగలవు కాని పోలింగ్ సర్వర్ యొక్క ఆహ్వానం సమయంలో చెదురుమదురు పనులు ఉంటే పోలింగ్ సర్వర్ సమయం Ts గా పిలువబడుతుంది ఇది పోలింగ్ సర్వర్ కోసం పునరావృతమయ్యే కాలం అప్పుడు ఇది సమయం వరకు పనిచేస్తుంది పోలింగ్ సర్వర్కు Ps మరియు ఎగ్జిక్యూషన్ సమయం es ఉన్నాయి రేటు మోనోటోనిక్ విశ్లేషణ సమయంలో పోలింగ్ సర్వర్ కారణంగా వినియోగం లుగా పరిగణించాము మనం పోలింగ్ సర్వర్ ద్వారా చెదురుమదురు పనులను నిర్వహించినప్పుడు షెడ్యూల్ సామర్థ్య విశ్లేషణ సులభం అవుతుంది మనం పోలింగ్ సర్వర్ను అమలు సమయం es మరియు Ps కాలంతో కూడిన పనిగా పరిగణిస్తాము కాని అప్పుడు ప్రతి సంఘటనలో అమలు చేయడానికి తగినంత అప్పుడప్పుడు పనులు ఉండకపోవచ్చు తక్కువ ప్రాధాన్యత ఉన్న ఇతర పనుల షెడ్యూల్ సామర్థ్యం అప్పుడు పోలింగ్ సర్వర్ తక్కువ అవుతుంది

నిర్వహించడానికి షెడ్యూల్ సామర్థ్య విశ్లేషణను చూద్దాం అమలు సమయం అని మేము అనుకుంటాము ప్రతి cs లేదా es లేదా ఇక్కడ ఉపయోగించిన సంజ్ఞామానం cs ప్రతి Ps సమయం అవసరం పోలింగ్ సర్వర్ వినియోగం కారణంగా లు అన్ని ఇతర పనుల కోసం ఉంది మరియు పోలింగ్ సర్వర్తో సహా అన్ని పనుల కోసం మొత్తం వినియోగం ఎడమ చేతి వ్యక్తీకరణ ద్వారా ఇవ్వబడుతుంది మరియు n ఇతర పనులు మరియు 1 పోలింగ్ సర్వర్ ఉంటే అప్పుడు మాకు మొత్తం n 1 పనులు ఉన్నాయి మరియు మేము ఉపయోగించే లియు లేలాండ్ సూత్రం మరియు ఇది సంతృప్తి చెందినంత వరకు పోలింగ్ సర్వర్తో పాటు ఇతర పనులు అవుతాయి ఇవి షెడ్యూల్ చేయదగినవి కానీ అప్పుడు తలెత్తే ప్రధాన ఆందోళన ఏమిటంటే ఈ చెదురుమదురు పనులు గడువును పరిష్కరించడం లేదా గడువును ఇవ్వడం జరుగుతుంది పోలింగ్ సర్వర్ యొక్క కాలాన్ని పరిష్కరించడానికి చాలా సాధారణమైన అంతర్దృష్టి ఏమిటంటే పోలింగ్ సర్వర్ యొక్క కాల వ్యవధి ముగిసిన తర్వాత చెదురుమదురు సంఘటనకు చెత్త సందర్భం సంభవిస్తుంది అందువల్ల పోలింగ్ సర్వర్ అమలు కోసం ఈ స్లాట్ను పొందుతోంది కానీ అది పూర్తయ్యే ముందు చెదురుమదురు పని జరుగుతుంది చెదురుమదురు పనిని ఈ సమయ స్లాట్లో ఇక్కడ అందించడం సాధ్యం కాదు ఎందుకంటే ఇది చివరికి జరిగింది ఇది PS సమయం తర్వాత పోలింగ్ సర్వర్ పొందే తదుపరి స్లాట్లో మాత్రమే తీసుకోబడుతుంది అయితే పోలింగ్ సర్వర్కు ఈ కాలం నుండి సమయం ఉదాహరణ 0 లభించకపోవచ్చు మరియు అది వెంటనే సేవ చేయకపోవచ్చు కాబట్టి ఇది Ps కాలానికి ముందు రేటు మోనోటోనిక్ షెడ్యూలర్ చేత సేవ చేయబడుతుంది కాబట్టి ఇది ఎక్కడైనా ఉంటుంది మరియు అందువల్ల చెదురుమదురు పనికి ca మరియు ca cs ఉన్న అమలు సమయం అవసరమైతే దానిని పోలింగ్ సర్వర్ ద్వారా ఒక సందర్భంలో అందించవచ్చు అందువల్ల ఈ చెత్త సందర్భం లో గడువు 2P కన్నా ఎక్కువగా ఉండాలి ఎందుకంటే 1P ఇక్కడ తప్పిపోయింది మరియు తరువాత అమలులో టైమ్ స్లాట్ వచ్చే తరువాతి కాలంలో మాత్రమే దానిని స్వాధీనం చేసుకోవచ్చు కానీ అది వెంటనే చేపట్టబడుతుందనే గ్యారెంటీ లేదు మరియు అది చివరికి లేదా కాలం చివరిలో తీసుకోవచ్చు అందువల్ల గడువు 2P ల కంటే ఎక్కువగా ఉండాలి లేదా మేము P ని గడువులో సగం కంటే తక్కువగా పరిష్కరించవచ్చు పోలింగ్ సర్వర్కు వ్యవధిని కేటాయించడానికి అది పనిచేయడానికి అవసరమైన అన్ని అప్పుడప్పుడు మేము చూస్తాము మరియు అతి తక్కువ గడువు ఉన్న పని కనుగొనబడుతుంది మరియు తరువాత మేము దానిలో సగం తీసుకుంటాము మరియు పోలింగ్ సర్వర్కు సగం కంటే తక్కువ వ్యవధి ఉండాలి అతి తక్కువ గడువు ఉన్న చెదురుమదురు పని యొక్క గడువు అంతేకాకుండా నిజ సమయ పనులలో వనరుల భాగస్వామ్యాన్ని చూసే ముందు మరికొన్ని సమస్యలను పరిశీలిస్తాము